కాబట్టి మనం ఫైనిట్ ఎలిమెంట్ మెథడ్ గురించి మన చర్చను కొనసాగిస్తాము ఇది మనం అధ్యయనం చేస్తున్న కొత్త పద్ధతి మరియు మనం నిర్మించాలనుకునే ప్రధాన ఆలోచన వెయిటెడ్ రెసిడ్యు ఆలోచన కాబట్టి రెసిడ్యు అనగా వ్యత్యాసం మరియు f మధ్య ఉన్న వ్యత్యాసం ఆదర్శవంతంగా మనం అది 0గా ఉండాలనుకుంటున్నాము మరియు ఇది టెస్టింగ్ ఫంక్షన్ లేదా వెయిటింగ్ ఫంక్షన్ మనం సగటు అర్థంలో ఉన్న డొమైన్లో 0కి అమలు చేస్తాము మరియు మనం దీన్ని చిన్న చిన్న సబ్ డొమైన్లన్నింటిపైనా పునరావృతం చేస్తాము కనుక ఇప్పుడు మనం వివిధ రకాల బేసిస్ ఫంక్షన్ల ఏమిటో క్లుప్తంగా చర్చిస్తాము కాబట్టి ఇప్పుడు ఒక డైమెన్షనల్ బేసిస్ ఫంక్షన్లను తీసుకుంటే ఇది నిజంగా సులభమైన భాగం 1D సమస్యను డిస్క్రెటైజ్ చేయడానికి అత్యంత సులభమైన మార్గం ఏమిటి విద్యార్థి లైన్ సెగ్మెంట్ లైన్ సెగ్మెంట్స్ సరైన సమాధానం కాబట్టి మనం సరిగ్గా అదే చేస్తాము మన వద్ద లైన్ సెగ్మెంట్ ఈ విధంగా ఉంటుంది మరియు మనం దానిని ఇలా డిస్క్రెటైజ్ చేస్తాము ఇది x0 నుండి x x0 వరకు ఉంటుంది మరియు ఈ సమస్యకు తెలియనివి ఏమిటో మనం నిర్ణయించుకోవాలి కాబట్టి ఉదాహరణకు మనం చెప్పే తెలియనివి ఈ నోడ్ల వద్ద ఫంక్షన్ యొక్క విలువ కావచ్చు ఇప్పుడు మనం ఇక్కడ ఒక సెగ్మెంట్ తీసుకుందాం కాబట్టి ఇక్కడ ఉన్న ఈ సెగ్మెంట్ దీనిని మనం FEMలో సెగ్మెంట్ అని పిలవము దానిని ఎలిమెంట్ అని పిలుస్తాము కానీ మీరు 1Dలో ఎలిమెంట్ అనే పదాన్ని విన్నప్పుడు మీరు లైన్ సెగ్మెంట్ గురించి ఆలోచించాలి కాబట్టి మనం దీనిని ఎలిమెంట్ అని పిలుస్తాము అందువల్ల ఫైనైట్ ఎలిమెంట్ మెథడ్ అనే పదం వచ్చింది చాలా పరిమిత మూలకాలపై ఈ మొత్తం పద్ధతిని రూపొందుతుంది కాబట్టి మనం ఇక్కడ జూమ్ చేద్దాం ఇప్పుడు ప్రతి ఎలిమెంట్కోసం నేను కొన్ని రకాల బేసిస్ ఫంక్షన్లను నిర్వచిస్తాను సరే కాబట్టి మీరు ఇప్పటివరకు చూసిన దానికంటే ఇది కొద్దిగా భిన్నంగా ఉంటుంది ఉదాహరణకు మనం పరిమిత వ్యత్యాస పద్ధతిని చర్చిస్తున్నప్పుడు వివిధ నోడ్లలో ఫంక్షన్ యొక్క విలువలు తెలియనివి మరియు వాటి నుండి మన సమీకరణాలను ఏర్పరుస్తాము ఇప్పుడు మనం ఏమి చేస్తాం ఆ తెలియనివి ఇప్పటికీ అలాగే ఉన్నాయి నోడ్ల విలువ కానీ మనం ఈ నోడ్ విలువల మధ్య ఇంటర్పోలేట్ చేసే ఒక రకమైన మృదువైన ఫంక్షన్ను సృష్టిస్తాము కాబట్టి మీరు ఇంతకు ముందు చూసిన దాన్ని నిర్వచిద్దాం సరే ప్రతి ఎలిమెంట్రెండు బేసిస్ ఫంక్షన్లను కలిగి ఉంటుంది మరియు అవి ఎలా ఉంటాయో చూద్దాం కాబట్టి నేను ను గా వ్రాస్తాను ఇక్కడ ఇది కాబట్టి ఇది eth ఎలిమెంట్ ఇక్కడ నేను eth సెగ్మెంట్ని జూమ్ చేసి చూపిస్తున్నాను మరియు 1Dలోని ప్రతి ఎలిమెంట్ ఎన్ని నోడ్లను కలిగి ఉంటుంది 2 నోడ్లు ఎడమ నోడ్ మరియు కుడి నోడ్ సరే కాబట్టి మనం సబ్స్క్రిప్ట్ 1తో గుర్తించినది ఎడమ నోడ్ మరియు కుడి నోడ్ని నేను సబ్స్క్రిప్ట్ 2 అని పిలుస్తున్నాను కనుక నేను ఏదైనా మూలకాన్ని తీసుకుంటే ప్రతి మూలకంలో లోకల్ 1 మరియు 2 కుడి మరియు ఎడమ ఒక రకమైన లోకల్ నంబర్ ఉంటుంది కాబట్టి మీరు దీన్ని చూస్తే ఈ ఫంక్షన్ మొదటి బేసిస్ ఫంక్షన్ కనుక ఇది e ఎలిమెంట్eపై మాత్రమే నిర్వచించబడింది మరియు బయట దీని విలువ సున్నా కాబట్టి మీరు ఈ ఫంక్షన్ను ఎలిమెంట్వెలుపల ఉపయోగించకూడదు ఈ ఫంక్షన్ మూలకంపై మాత్రమే నిర్వచించబడుతుంది కాబట్టి ఇది గురించి ఏమిటి N2e x x1e x2e x1e ఇది ఒక విధమైన యాంటీ సిమెట్రిక్ నిర్వచనం విద్యార్థి రెండు బేసిస్ ఫంక్షన్లు ఉన్నాయి ఒక మూలకానికి రెండు బేసిస్ ఫంక్షన్లు ఉన్నాయి మరియు ఇవి ఆ రెండు బేసిస్ ఫంక్షన్లు అయితే మనకు 2 ఎందుకు అవసరమో చూద్దాం కాబట్టి ఇది ఏమిటి ఇది మొదటిది విద్యార్థి ఇది ఒక ఎలిమెంట్ ఏరియా సెగ్మెంట్తో పాటు ఆ పాయింట్లను కలిగి ఉంటుంది ఒక ఎలిమెంట్ అనేది సెగ్మెంట్ను కలిగి ఉంటుంది కనుక ఎలిమెంట్ అంటే సెగ్మెంట్ మరియు ఈ సెగ్మెంట్లో 2 నోడ్లు ఉన్నాయి ఎలిమెంట్లో రెండు బేసిస్ ఫంక్షన్లు కూడా నిర్వచించబడ్డాయి FEM సాహిత్యంలో ఈ బేసిస్ ఫంక్షన్లను షేప్ ఫంక్షన్స్ అని కూడా అంటారు కాబట్టి మీరు ఈ పదాన్ని ప్రత్యామ్నాయంగా ఉపయోగించడాన్ని వింటారు కాబట్టి మీరు షేప్ ఫంక్షన్ని చదివితే గందరగోళం చెందకండి దీని అర్థం బేసిస్ ఫంక్షన్ కాబట్టిషేప్ లేదా బేసిస్ ఫంక్షన్లు రెండు ఒకటే ఇప్పుడు మనం వాటిలో రెండింటిని ఎందుకు ఉపయోగిస్తున్నామో పరిశీలిస్తాము ఇది చాలా అందమైన రేఖాగణిత ధర్మం మాత్రమే కాబట్టి నేను మొదటి బేసిస్ ఫంక్షన్ను ప్లాట్ చేస్తే అది ఎలా ఉంటుంది ఇది ఇక్కడ నా మరియు ఇక్కడ ఉన్నది అని చెప్పుకుందాం కాబట్టి ఈ మొదటి షేప్ ఫంక్షన్ x వద్ద దాని విలువ ఏమిటి ఈ నోడ్ వద్ద దాని విలువ ఏమిటి విద్యార్థి 1 అవును 1 కాబట్టి ఇక్కడ దాని విలువ 1 మరియు వద్ద ఏమిటి విద్యార్థి 0 అవును 0 కాబట్టి ఇది ఈ రెండిటి మధ్య ఒక సరళ రేఖ ఎందుకంటే ఇది లీనియర్గా ఉంటుంది కనుక మొదటి షేప్ ఫంక్షన్ ఇలా కనిపిస్తుంది మరియు రెండవ షేప్ ఫంక్షన్ గురించి ఏమిటి వ్యతిరేక దిశలో ఉంటుంది కాబట్టి ఇది వద్ద 0 ఉంటుంది మరియు వద్ద విలువ 1 ఉంటుంది ఇప్పుడు నేను నేను తీసుకుంటే ఇది ఎలా ఉంటుంది విద్యార్థి ట్రాపెజియం ఇది ట్రాపెజియం లాగా కనిపిస్తుంది కాబట్టి ముందుగా ఈ ఫంక్షన్లో ఇది ఏ స్థాయి పొలినోమీయల్ విద్యార్థి మొదటి మొదటి మొదటి స్థాయి అవును రెండింటికీ రేఖీయ x పదం ఉంది కాబట్టి మొత్తంగా ఇది సరళంగా ఉంటుంది మరియు వద్ద ఈ ఫంక్షన్ యొక్క విలువలు ఏమిటి x వద్ద ఈ ఫంక్షన్ విలువ ఏమిటి విద్యార్థి a అవును a కాబట్టి ఇది a వద్ద విలువ ఏమిటి విద్యార్థి b కాబట్టి ఇది b అయితే మరియు అది లీనియర్ అని మనకు తెలుసు కనుక ఈ ఫంక్షన్ ప్రాథమికంగా ఇలా ఉంటుంది కాబట్టి ఈ రెండు షేప్ ఫంక్షన్లను మీ బేసిస్గా ఉపయోగించడం ద్వారా మీరు ఏమి అనుమతిస్తున్నారరు మీరు ఈ టర్మ్స్ పరంగా మీరు వ్యక్తీకరించే మీ తెలియని ఫంక్షన్ను 2 నోడ్ల మధ్య సజావుగా మారుతున్న సరళ ఫంక్షన్గా అనుమతిస్తున్నారు కాబట్టి దీని ప్రయోజనం ఏమిటంటే ఉదాహరణకు నేను ఈ బిని ఇక్కడి నుండి తీసివేసి ఈ ఎలిమెంట్ ప్రక్కనే లోపలి భాగంలో ఉంచాను కాబట్టి ఇది ఎలిమెంట్ e అయితే ఇది ఎలిమెంట్ e ప్లస్ 1 మరియు దాని ప్రక్కనే మరొకటి ఉంటుంది అంటే దాని ప్రక్కన ఉన్న మూలకం ఈ ఎలిమెంట్ కూడా రెండు షేప్ విధులను కలిగి ఉంటుంది స్పష్టంగా 1 నోడ్ దానికి సాధారణం కాబట్టి ఫంక్షన్ ఇలా జరగగలిగితే తదుపరి రకం ఈ పాయింట్లోని విలువను బట్టి ఈ విధంగా ఉండచ్చు కాబట్టి దీన్ని నిర్మించడం ద్వారా ఇది పీస్వైస్ లీనియర్గా ఉంటుంది మరియు దీని నుండి మీరు చూడగలిగే మంచి ధర్మం ఏమిటి గ్రీన్ కర్వ్ ఇచ్చిన ఫంక్షన్ ఏమిటి విద్యార్థి అవిచ్ఛిన్నముగా ఉంటుంది కనీసం నిరంతరంగా ఉండాలి ఇంతకు ముందు మేము పల్స్ ఫంక్షన్లు చేసినప్పుడు మీకు గుర్తుంటే మేము ఏమి చేసాము మనం దీన్ని మళ్లీ ఇలా భాగాలుగా విభజించాము మరియు ఇక్కడ పల్స్ 1కి కొంత విలువ ఉందని చెప్పాము నేను దాన్ని ఈ విధంగా వ్రాసాను ఈ పల్స్ 2 విద్యార్థి ఏదైనా ఇతర విలువ ఏదైనా ఇతర విలువలు కాబట్టి ఫంక్షన్ పల్స్ బేసిస్ తీసుకోవాలని బలవంతం చేయడం ద్వారా నిరంతరాయంగా ఉన్నప్పటికీ నేను దానిని నిలిపివేసేలా బలవంతం చేస్తున్నాను కాబట్టి నేను ఫంక్షన్ను వ్యక్తీకరించే విధానంలో నాలో ఒక సంఖ్యా లోపాన్ని పరిచయం చేస్తున్నాను బదులుగా నేను ఈ రకమైన ఫంక్షన్లను ఉపయోగిస్తే నేను కొంచెం మెరుగ్గా చేస్తున్నాను విద్యార్ధి సర్ మనం ఇది మాత్రమే మన ఫంక్షన్తో ప్రయత్నించలేదు సరిగ్గా ఇదే మనం త్రిభుజాకార పల్స్ విషయంలో మనం ఇంతకు ముందు అధ్యయనం చేసినది కాబట్టి FEM పల్స్ బేసిస్ను అస్సలు పరిగణించదు అయితే మీరు మునుపటి పద్ధతుల్లో పల్స్ బేసిస్ను ఉపయోగించవచ్చు మరియు మీరు కొంచెం ఎక్కువ తప్పులను పొందారు కాబట్టి నేను చెప్పినట్లు ఇది కొత్తది కాదు వాస్తవానికి ఈ పొలినోమీయల్లు మనందరికీ తెలుసు వాటిని ఏమని పిలుస్తారు విద్యార్థి లాగ్రాంజ్ లాగ్రాంజ్ పొలినోమీయల్లు కాబట్టి లాగ్రాంజ్ పొలినోమీయల్లు మీకు కావలసినన్ని కోణాలలో FEMకి కేంద్రంగా ఉంటాయి ప్రతిదీ ఈ పొలినోమీయల్ల నుండి నిర్మితమైనది మీరు ఇంతకంటే ఫ్యాన్సీగా కూడా వెళ్ళవచ్చు మీరు లీనియర్లో ఆపకుండా తరువాత విద్యార్థి క్వాడ్రాటిక్ని పొందగలము చతురస్రాకారానికి వెళ్లవచ్చు కానీ అక్కడ మీకు ఏమి కావాలి అంటే మీకు ఇంకా ఏమి కావాలి మీకు తెలియని విషయాలు పెరుగుతాయా ఉత్పన్నం గురించి ఏమిటి కాబట్టి నేను ఇక్కడ చూపించిన ఈ ఫంక్షన్ తేడా కాదు నా ఉద్దేశ్యం విద్యార్థి డిఫ్ఫరెన్షియబుల్ నోడ్ బిందువు వద్ద డిఫ్ఫరెన్షియబుల్ ఉంటుంది కానీ మధ్యలో ఇది ఉంటుంది సమయం 1016 చూడండి విద్యార్థి మరో బిందువు అవును మీరు దీనికి చతురస్రాకార ఉజ్జాయింపుని పరిచయం చేయాలనుకుంటే నాకు ఇక్కడ మరో నోడ్ అవసరం కాబట్టి మీ తెలియని వాటి సంఖ్య ఏమిటి విద్యార్థి పెరుగుతుంది అవును పెరుగుతుంది కానీ ఎలిమెంట్ అలాగే ఉంటుంది ఇది మన ఎలిమెంట్ ఇప్పుడు మీరు ఈ మూలకంలో నాకు ఎన్ని షేప్ ఫంక్షన్లు కావాలి ఎన్ని తెలియనివి కావాలి చెప్పగలరు వాటిని హైయర్ ఆర్డర్ ఎలిమెంట్స్ అంటారు కాబట్టి ఇది చాలా ప్రాథమికమైనది వేర్వేరు సంప్రదాయాలను కలిగి ఉన్నందున కొందరు వ్యక్తులు దీనిని మొదటి ఆర్డర్ ఎలిమెంట్ అని పిలుస్తారు కొందరు వ్యక్తులు దీనిని జీరోత్ ఆర్డర్ ఎలిమెంట్ అని పిలుస్తారు కాబట్టి మనం దీనిని మొదటి ఆర్డర్ ఎలిమెంట్అని పిలుస్తాము విద్యార్థి మనం సంఖ్యను పెంచితే ఏం జరుగుతుంది సమయం 1049 చూడండి అవును కాబట్టి నేను పరిచయం చేస్తే సరే కాబట్టి ప్రశ్న ఏమిటంటే నేను ఇక్కడ మరొక నోడ్ను పరిచయం చేస్తే నేను నా ఎలిమెంట్ చిన్నదిగా చేయగలను మరియు వాటి మధ్య పీస్వైస్ లీనియర్ను కలిగి ఉంటాను లేదా నేను ఎలిమెంట్ పరిమాణాన్ని ఒకే విధంగా ఉంచగలను మరియు ఇప్పుడు మధ్యలో ఒక క్వాడ్రాటిక్ను ఉపయోగించగలను రెండు అవకాశాలు ఉన్నాయి మరియు రెండూ మీకు భిన్నమైన నాణ్యమైన పరిష్కారాలను అందిస్తాయి మీరు క్వాడ్రాటిక్ అని పిలిచే ఫంక్షన్ను బలవంతంగా పొందడం ద్వారా మీరు కొనసాగింపుతో పాటు పరిష్కారంపై మెరుగైన లక్షణాలను అమలు చేయగలరు మీరు భేదాత్మకతను కూడా పొందగలుగుతారు కాబట్టి అవి లావాదేవీలు మీరు ఇక్కడ విధించిన బహుపదాల యొక్క అధిక క్రమాన్ని బట్టి గణితము కొంచెం క్లిష్టంగా మారుతుంది నా ఉద్దేశ్యం ఇది మీరు ఇంతకు ముందు చూసిన విషయం చాలా ఆశ్చర్యం లేదు కాబట్టి మనం రెండు కోణాలకు వెళ్లే ముందు దీనిపై ఏవైనా ప్రశ్నలు ఉన్నాయా మీకు రెండు నోడ్లు ఉంటే మరొక సారి చెప్పండి మీకు 2 నోడ్లు ఉంటే విద్యార్థిపొలినోమీయల్ ఇప్పటికీ ఉండవచ్చు మీరు 2 నోడ్లతో ఉపయోగించగలరా మీరు దాని ద్వారా ఒక లైన్ను మాత్రమే అమర్చగలరు మీరు ఆలోచిస్తున్నది గాస్ క్వాడ్రేచర్ ఇది ఇచ్చిన విరామంలో ఒక ఫంక్షన్ యొక్క సమగ్రమైనది ఇక్కడ మనం ఏకీకరణను పరిగణించడం లేదు మనం ఈ 2 నోడ్ల గురించి మాట్లాడుతున్నాము ఎన్ని డిగ్రీల స్వేచ్ఛ ఉంది కనుక నాకు రెండు బిందువులు ఉంటే నేను దాని ద్వారా ఒక లైన్ను మాత్రమే అమర్చగలను నేను అంతకంటే ఏమీ చేయలేను కాబట్టి ఇది ఒక కోణంలో ఉంది